ఈ తరగతిలో మనము తగ్గింపు మరియు ఏకకాలిక అని పిలువబడే మరో 2 తప్పు అనుకరణ అల్గారిథమ్లను చర్చిస్తాము ఇప్పుడు సంభావితంగా అవి అన్ని ఒకే విధంగా ఉంటాయి పరీక్ష వెక్టర్స్ ఒకదాని తరువాత ఒకటి వర్తింప చేయడం ద్వారా ఈ పద్ధతులు అన్ని లోపాలను ఒకే సమయంలో అనుకరించటానికి ప్రయత్నిస్తాయి కానీ అవి పనిచేసే విధానాలు వాటి లోపాలను నిర్వహించడంలో తేడాగా ఉంటాయి మనము ఈ పద్ధతులను ఒక్కొక్కటిగా పరిశీలిద్దాం మనము చర్చించే మొదటి పద్ధతిని డిడక్టివ్ ఫాల్ట్ సిమ్యులేషన్ అంటారు ఈ పద్ధతులు చాలా ఆసక్తికరమైన లక్షణాలను కలిగి ఉంటాయి మనము సర్క్యూట్ ద్వారా ఒకే పాస్ చేస్తామని మరియు ఆ సింగిల్ పాస్ లో టెస్ట్ వెక్టర్ ద్వారా కనుగొనబడిన అన్ని లోపాలను కనుగొంటాము మనము సర్క్యూట్ ఇచ్చామని అనుకుందాం మనము ఒక నిర్దిష్ట పరీక్ష వెక్టర్ను వర్తింపజేస్తాము దానిని Ti అందాము నేను చెప్పేది ఏమిటంటే మనము సర్క్యూట్లోని గేట్లను కేవలం ఒక పాస్లో స్కాన్ చేస్తాము అవుట్పుట్ను అంచనా వేస్తాము మరియు Ti గుర్తించిన అన్ని లోపాలను మనము వెంటనే గుర్తించగలము ఇది చాలా ఆసక్తికరమైన విషయం మనము ఏదో ఒకవిధంగా అన్ని లోపాలను కలిసి అనుకరిస్తున్నాము 100 టెస్ట్ వెక్టర్స్ ఉంటే మనము ఈ ప్రక్రియను 100 సార్లు చేయాలి కదా మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ పద్ధతి ఈవెంట్ డ్రీవన్ మోడ్లో పనిచేస్తుంది ఒక నిర్దిష్ట గేట్ కోసం ఏదైనా సంఘటన జరగకపోతే మనము గేట్ను అస్సలు అంచనా వేయము లేదా ప్రాసెస్ చేయము ఇది టెస్ట్ వెక్టర్స్ అంతటా జరిగిందని అనుకుందాం మేము చెప్పేది ఏమిటంటే మనము మొదటి టెస్ట్ వెక్టర్ T1 ను వర్తింపజేసాము అనుకుందాం మనము మన సర్క్యూట్ను ప్రాసెస్ చేసాము లోపాలను కనుగొన్నాము ఇప్పుడు మనము రెండవ టెస్ట్ వెక్టర్ T2 ను వర్తింపజేస్తున్నాము చివరిదానికి సంబంధించి మనము ఇప్పటికే T1 తో నిర్మించిన డేటా నిర్మాణాన్ని మనము నాశనం చేయము ఇప్పుడు మనము రెండవ పరీక్ష వెక్టర్ను వర్తింపజేస్తాము మరియు అవసరమైనప్పుడు మాత్రమే ఆ డేటా నిర్మాణంలో మార్పులు చేస్తాము మనము అన్ని గేట్లను తిరిగి అంచనా వేయవలసిన అవసరం లేదు సంఘటనలు ఏ గేట్లలో జరుగుతున్నాయో తెలుసుకొని ఆ భాగానికి సంబంధించిన సర్క్యూట్స్ మాత్రమే మారుస్తాము సంఘటనలు జరగని సర్క్యూట్ యొక్క భాగానికి మనము ఇటువంటి మార్పులు చేయము చివరి టెస్ట్ వెక్టర్ T1 తో పోలిస్తే డేటా నిర్మాణంలో లో ఎటువంటి మార్పులు చేయము ఇది ఒక టెస్ట్ వెక్టర్తో కొనసాగుతుంది మరియు ఒకదాని తరువాత మరొకటి T2T3 తరువాత T4 లు వస్తాయి కాబట్టి సగటున ఇది చాలా వేగంగా నడుస్తుంది మేము చెప్పేది ఏమిటంటే సర్క్యూట్లోని ప్రతి పంక్తికి మనము దానికి సంబంధించిన తప్పు జాబితాను అనుబంధిస్తాము మనము తరువాతి స్లైడ్లో తప్పు జాబితాను నిర్వచిస్తాము మొదట్లో అన్ని పంక్తుల యొక్క తప్పు జాబితా ఖాళీగా ఉంటుందిఅనుకరణ ముందుకు సాగడంతో ఈ తప్పు జాబితాలు కొంత సమాచారం ద్వారా పెరుగుతాయి మరియు మనము పరీక్ష వెక్టర్స్తో ఒకదానితో ఒకటి అనుకరించేటప్పుడు అవి క్రియాశీలంగా మారుతాయి ఇతర అనుకరణ యొక్క ఒక ప్రక్రియపై సమాచారాన్ని నాశనం చేయవద్దని మనము ముందుగానే చెప్పుకున్నాము మనము దానిని ఉంచుతాము తదుపరి పరీక్ష వెక్టర్ను వర్తింపజేస్తాము మరియు అవసరమైన చోట మాత్రమే మార్పులు చేస్తాము ఇది మనము ప్రక్రియను వేగవంతం చేయగల ఒక మార్గం ఇప్పుడు తప్పు జాబితా ఏమిటో చూద్దాం వాస్తవానికి దాని తప్పు జాబితా అర్ధం ఏమిటంటే నిర్దిష్ట పంక్తి k తో అనుబంధించబడిన తప్పు జాబితా Lk పంక్తి k యొక్క తర్కం విలువను మార్చే లోపాల సమితి ఇది ఉచిత సర్క్యూట్ N మరియు తప్పు సర్క్యూట్ N లోని పంక్తి k యొక్క విలువలను ప్రస్తుత అనుకరణ సమయంలో విభిన్నంగా చేయడానికి కారణమవుతుంది దీనిని వివరించడానికి ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం మనకు ఇక్కడ OR గేట్ తరువాత ఒక AND గేట్ ఉందని అనుకుందాం మనము ఒక నిర్దిష్ట ఇన్పుట్ వెక్టర్తో అనుకరణను నిర్వహిస్తున్నాము అనుకుందాం దీనిని 1 0 మరియు 0 అనుకుందాము ఇన్పుట్లను A B మరియు C అని అనుకుందాం దీనిని D అని అనుకుందాం మనము D లైన్ గురించి తెలుసుకుందాము దీని గురించి ఒక సంక్లిష్ట ఉదాహరణను మనం తర్వాత చూద్దాం మనము D పంక్తి యొక్క తప్పు జాబితా గురించి మాట్లాడేటప్పుడు D నీ 1 0 గా అనుకుందాం కాబట్టి D యొక్క తప్పు ఉచిత విలువ 0 ఇదే అవుట్పుట్ యొక్క తప్పు ఉచిత విలువ కూడా మరియు F కూడా 0 అని అనుకుందాం ఇప్పుడు LD అన్ని లోపాల సమితిని కలిగి ఉంటుంది ఇది D పంక్తి విలువను మారుస్తుంది అంటే 0 విలువ 1 కి మారుతుంది ఈ ఉదాహరణలో విలువలను 1 కి మార్చగల లోపాలు ఏమిటో చూద్దాం ఒక లోపం B వద్ద 1 అయ్యుండొచ్చు మునుపటి వక్రంలో B అనేది 1 అయితే ఇన్పుట్ 1 అవుతుంది మరియు ఆ పంక్తి 1 మాత్రమే అవుతుంది అలాంటి ఒక లోపం B అనేది 1 వద్ద నిలిచిపోతుంది మరియు ఇంకొక లోపం D అనేది 1 వద్ద నిలిచిపోతుంది ఇవి 2 లోపాలు తప్పు జాబితా ఈ విధంగా ఉంటుంది లోపం లేని సంస్కరణకు సంబంధించి ఈ ప్రత్యేక పంక్తి D యొక్క విలువను మార్చే అన్ని లోపాలు ఉంటాయి తప్పు ఉచిత విలువ 0 కాబట్టి దాన్ని 1 గా మార్చే లోపాలు ఏమిటో చూడడానికి మనకు ఒక ప్రక్రియ ఉంది మనము అన్ని పంక్తుల కోసం తప్పు జాబితాను క్రమపద్ధతిలో లెక్కించవచ్చు మనము ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత ప్రాధమిక అవుట్పుట్ యొక్క తప్పు జాబితా ఏమి చూస్తుందో చూద్దాము మనము ప్రాధమిక అవుట్పుట్ యొక్క తప్పు జాబితాను లెక్కించామని అనుకుందాం ప్రాధమిక అవుట్పుట్ యొక్క విలువను మార్చే లోపాలు ఏమిటో ఇది మనకు తెలియజేస్తుంది వాస్తవానికి ప్రస్తుత వెక్టర్ ద్వారా గుర్తించబడుతున్న లోపాలు ఏమిటిఇది లోపం లేని 1 కు సంబంధించిన అవుట్పుట్ను మాత్రమే మారుస్తుంది అక్కడ 2 ఇంటర్లీవ్డ్ దశలు ఉన్నాయి మనకు ఇచ్చిన వ్యక్తి యొక్క నిజమైన విలువ లేదా తప్పు లేని అనుకరణ మరియు ఏకకాలంలో తప్పు జాబితాలను లెక్కిస్తున్నాము కొన్ని సాధారణ సెట్ సిద్ధాంత నియమాలను నేను వివరిస్తా ను వీటిని ఉపయోగించి మనము తప్పు జాబితాలను లెక్కించవచ్చు ఈ సంఘటనల గురించి మాట్లాడిన తరువాత కొన్ని ఉదాహరణలు తీసుకుందాం ఇప్పుడు మనము చెప్పినట్లుగా ఈవెంట్ నడిచే పద్ధతిలో తప్పు జాబితాలు లెక్కించబడతాయి తప్పు జాబితా ప్రచారం మనము ఇప్పుడు ఇక్కడ చూపించిన ఉదాహరణ 1 వద్ద ఒక లోపం B ఉంది ఇది ఇన్పుట్ వైపు నుండి అవుట్పుట్ వైపుకు ప్రచారం చేసింది కాని D స్థానిక లోపం కాబట్టి తప్పు జాబితా ప్రచారం యొక్క భావన ఉంది మనము ఇన్పుట్ నుండి అవుట్పుట్ వైపుకు వెళుతున్నప్పుడు తప్పు జాబితాలు క్రమపద్ధతిలో ప్రచారం చేయబడతాయి ప్రతి గేట్ కోసం మనము అవుట్పుట్ లైన్ యొక్క తప్పు జాబితాను లెక్కిస్తాము మరియు ఈ సంఘటనలలో ఈ క్రింది వాటిలో ఒకటి సంభవించినప్పుడు మాత్రమే మనము ఈ గేటును అంచనా వేస్తాము ఆ సంఘటనలు ఏమిటి అంటే మొదటి సంఘటన గేట్ యొక్క ఇన్పుట్ లైన్లలో ఒకటి దాని లాజిక్ స్థితిని మార్చిందని చెబుతుంది దీనిని లాజిక్ ఈవెంట్ అని పిలుస్తారు కాబట్టి మనము టెస్ట్ వెక్టర్లను ఒకదాని తరువాత ఒకటి వర్తింపజేస్తున్నాము T1 యొక్క ఇన్పుట్ 1 0 అనుకున్నాము T2 లో 1 1 గా మారాయి అనుకుందాం ఇక్కడ ఒక లాజిక్ ఈవెంట్ ఉందని అనుకున్నాము జాబితా ఈవెంట్ అంటే ఇన్పుట్ విలువలు మారకపోవచ్చు కానీ ఇన్పుట్ తప్పు జాబితాలలో ఒకటి సవరించబడింది ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఇన్పుట్ లైన్ల యొక్క తప్పు జాబితా మారినప్పుడు దీన్ని బట్టి మనం ఆ సంఘటన అవుట్పుట్ యొక్క తప్పు జాబితాను లెక్కిస్తాము ఏ సంఘటన లేకపోతే మనం ఆ గేటును దాటవేయవచ్చు గణన యొక్క నియమాలు మనము కొన్ని ఉదాహరణలతో చూపించాల్సిన ఇన్పుట్ విలువలపై ఆధారపడి ఉంటాయి మొదటి ఉదాహరణలో లో మనము AND గేట్ తీసుకుంటాము రెండు AND గేట్ యొక్క ఇన్పుట్లు 11 అయితే అవుట్పుట్ 1 అవుతుంది ఈ గేటుకు సంబంధించి చెప్పటానికి ప్రయత్నిద్దాం ఈ AB ప్రాధమిక ఇన్పుట్ కానవసరం లేదు A ఇతర ఉపసర్క్యూట్ నుండి వస్తోంది B ఇతర ఉపసర్క్యూట్ నుండి వస్తోంది LA అనేది A యొక్క విలువను మార్చే అన్ని లోపాలను సూచిస్తుంది అంటే విలువ 0 కి మారుతుంది మరియు LB అనేది B యొక్క విలువను మార్చే అన్ని లోపాలను సూచిస్తుందిఅంటే విలువ 0 కి మారుతుంది ఇవి AND గేట్ కాబట్టి రెండు ఇన్పుట్లు 1 1 ఉన్నప్పుడా కనీసం ఒకటి 0 గా లేదా రెండూ మారితే అవుట్పుట్ మారుతుందో తెలుసుకుందాం సైద్ధాంతిక కార్యకలాపాలు చెప్పినట్లు మనము దీనిని LA యూనియన్ LB సూచిస్తాము A మారినప్పుడు లేదా B మారినప్పుడు అవుట్పుట్ 0 అవుతుంది వాస్తవానికి 0 వద్ద నిలిచిన అవుట్పుట్ స్పష్టమైన లోపం అవుతుంది ఇది LZ గా ఉంటుంది అవుట్పుట్ ఇక్కడ 0 ఉంటే అది NAND గేట్ తీసుకుంటుంది ఇది LA యూనియన్ LB యూనియన్ Z ఇది అనేది 1 వద్ద నిలిచిపోతుంది ఎందుకంటే ఇప్పుడు తప్పు ఉచిత విలువ 0 ఇది కొంచెం క్లిష్టమైన కేసు మనము AND గేట్ 01 ఇన్పుట్ లతో తీసుకుంటేఅవుట్పుట్ 0 గా ఉంటుంది ఇప్పుడు అవుట్పుట్ విలువ 1 కి ఏ పరిస్థితులలో మారుతుందో తెలుసుకుందాం అవుట్పుట్ 1 అని నేను చెప్పగలను ఎందుకంటే ఇది 1 వద్ద నిలిచిపోతుంది లేదా ఇది 0 నుండి 1 కి మారుతుంది B మారదు B 1 వద్ద ఉండాలి అంటే రెండూ 11 గా ఉంటుంది దీనిని ఈ విధంగా చూపిస్తాము LA అంటే A మారుతుంది మరియు ఇంటర్సెక్షన్ LB బార్B మారదు గా సూచిస్తాము ఇప్పుడు సెట్ సిద్ధాంతంలో మనము వెన్ రేఖాచిత్రాన్ని గీస్తే LA ఇంటర్సెక్షన్ LB బార్ అనేది LA మైనస్ LB మరొకటి కాదని మనము తేలికగా నిరూపించవచ్చు ఇప్పుడు వ్యత్యాసాన్ని సెట్ చేయాలి LB లో సాధారణమైన LA నుండి అన్ని లోపాలను మనము తీసుకుంటాము మనకు ఇలాంటి పరిస్థితి ఉంటే మనము మార్పు చేయడానికి ప్రయత్నిస్తున్న పంక్తి LA మార్పు లేని పంక్తికి మైనస్ LB గా ఉంటుంది మరొక పంక్తి C కూడా 1 వద్ద ఉంటే అది LA మైనస్ LB మైనస్ LC గా ఉండాలి అంటే B మరియు C రెండూ మారడం లేదు కాబట్టి ఇన్పుట్లను బట్టి మన నియమాలు మారుతూ ఉంటాయి అదే AND గేట్ వాడాము కానీ నియమాలు భిన్నంగా ఉంటాయి ఇది A 1 మరియు B 0 అయితే అది ఇన్పుట్లపై ఆధారపడి ఉంటుంది అది LB మైనస్ LA గా ఉంటుంది ఈ పద్ధతి యొక్క ప్రయోజనం ఏమిటంటే అన్ని లోపాలు ఒకే పాస్లో కలిసి నిర్వహించబడతాయి మరియు అందువల్ల ఇది సమాంతర తప్పు అనుకరణ కంటే వేగంగా ఉంటుంది కానీ ప్రతికూలత ఏమిటంటే తప్పు జాబితాలు అనూహ్యంగా పెరుగుతాయి కాబట్టి మెమరీ అవసరాలు సాధారణంగా చాలా ఎక్కువ మరియు కంప్యూటింగ్ పరంగా సెట్ సిద్ధాంతపరమైన నియమాలు కొద్దిగా కష్టం మరియు చాలా బ్లాక్ లకు సెట్ సిద్ధాంతాలు ఎక్కువగా ఉంటాయి మల్టీప్లెక్సర్ వంటి మరొక బ్లాక్ను తీసుకుందాం కాబట్టి మనము MUX వంటి సాధారణ బ్లాకుల కోసం సెట్ సిద్ధాంతాలను కూడా ఫ్రేమ్ చేయవచ్చు మన ఎంపిక పంక్తి 0 అనుకుందాం మొదటి ఇన్పుట్ మరియు రెండవ ఇన్పుట్ రెండూ 1 1 అయితే అవుట్పుట్ 1 అవుతుంది ఈ F ఏ పరిస్థితిలో 0 అవుతుంది మొదటి షరతు ఏమిటంటే LA0 లైన్లో ఒక సంఘటన ఉంది అంటే A0 1 అన్ని అర్థం అది 0 అవుతుంది లేదా మరొక షరతు ఉంది LS లో ఒక సంఘటన ఉంది అంటే S 1 అవుతుందిఅంటే A1 ఎంపిక అవుతుందంటే మరియు A1 లో కూడా ఒక సంఘటన ఉంది A1 కూడా 0 అవుతోంది అప్పుడు ఈ 0 కూడా ప్రచారం చేస్తుంది మరియు వాస్తవానికి యూనియన్ 0 వద్ద ఉండిపోతుంది బ్లాక్స్ మరింత క్లిష్టంగా మారినప్పుడు మనము ఒక నియమాన్ని కలిగి ఉండవచ్చు కానీ నియమాలు మరింత క్లిష్టంగా మారవచ్చు కాని ఒక ఉదాహరణను చూద్దాం ఈ క్రింది విధంగా ఒక ఉదాహరణ తీసుకుందాం మనకు NAND గేట్ OR గేట్ AND గేట్ మరియు NOR గేట్ ఉందని అనుకుందాం 5 ఇన్పుట్లు ABCDE ఉన్నాయని అనుకుందాం కొన్ని పంక్తులకు FGH అను పేర్లను ఇద్దాం అవుట్పుట్ Z అని అనుకుందాం మనం కొన్ని ఇన్పుట్ వెక్టర్ ను 0 1 0 1 0 గా వర్తింపచేసాము అని అనుకుందాం 0 1 ఇన్పుట్ విలువలకు NAND గేట్ అవుట్పుట్ 1 0 1 ఇన్పుట్ విలువలకు OR గేట్ కూడా అవుట్పుట్ 1 0 1 ఇన్పుట్ విలువలకు AND గేట్ అవుట్పుట్ 1 1 0 ఇన్పుట్ విలువలకు NOR గేట్ అవుట్పుట్ 0 కాబట్టి ఈ విలువలతో ఈ మొదటి టెస్ట్ వెక్టర్ కోసం తప్పు జాబితాను లెక్కించడానికి ప్రయత్నిద్దాం మొదటి టెస్ట్ వెక్టర్ T1 0 1 0 1 0 మనము ఇన్పుట్ వైపు నుండి మొదలుపెడతాం LA ఒక ప్రాధమిక ఇన్పుట్ అనుకుందాం A ఒక ప్రాధమిక ఇన్పుట్ కాబట్టి LA లో A యొక్క విలువను మార్చడంలో ఆ లోపాలు మాత్రమే ఉంటాయి అంటే A 1 వద్ద ఉండిపోతుంది అదేవిధంగా LB లో B 1 వద్ద ఉంటుంది కాబట్టి B 0 వద్ద LC లో C 1 వద్ద నిలిచిపోతుంది మరియు LD లో D 0 వద్ద నిలిచిపోతుంది మరియు LE లో E1 వద్ద నిలిచిపోతుంది ఇవి ప్రాధమిక ఇన్పుట్ లోపాలు ఇప్పుడు ఇతర పంక్తుల తప్పు జాబితాను తగ్గించడానికి ఆ నియమాలను ఉపయోగిద్దాం F పంక్తిని చూద్దాం F ఒక NAND గేట్ అని మనము చూస్తాము ఇన్పుట్లు 0 1 అయితే అవుట్పుట్ 1 అవుతుంది కాబట్టి అవుట్పుట్ 0 ఎలా అవుతుంది A1 కి మారాలి కాని B మారకూడదు అంటే LA మైనస్ LB అంటే యూనియన్ F 0 వద్ద నిలిచిపోతుంది కాబట్టి మీరు LA మైనస్ LB చేస్తే ఇది A 1 వద్ద నిలిచిపోతుంది ఈ సెట్ A 1 వద్ద మరియు F 0 వద్ద నిలిచిపోతుంది అదేవిధంగా మనం LG చేద్దాం LG ఇది OR గేట్ ఇన్పుట్ 0 1 తో ఉంది కనుక అవుట్పుట్ 1 అవుతుంది కాబట్టి ఇక్కడ D మారితే మళ్ళీ అవుట్పుట్ 0 అవుతుంది కానీ C మారదు కాబట్టి ఇది LD మైన స్ LC యూనియన్ G 0 వద్ద నిలిచిపోతుంది మళ్ళీ D 0 వద్ద మరియు G 0 వద్ద నిలిచిపోతుంది అప్పుడు H వస్తుంది LH అనేది AND గేట్ రెండు ఇన్పుట్లు 1 మరియు 1 అయితే అవుట్పుట్ 1 కాబట్టి వాటిలో ఏదైనా మారితే అవుట్పుట్ మారుతుంది ఇది 0 వద్ద నిలిచిపోయిన అవుట్పుట్ H లో LF యూనియన్ LG యూనియన్ లోపం అవుతుంది కాబట్టి మనము యూనియన్ తీసుకోవాలి A1 F0 D0 G0 మరియు H0 ఇది LH అవుతుంది మరియు చివరకు మనము LZ ను లెక్కిస్తాము ఇది NOR గేట్ 1 0 కాబట్టి ఇది అవుట్పుట్ 1 ఇస్తుంది ఇక్కడ H మారాలి కానీ E మారకూడదు కాబట్టి ఇది LH మైనస్ LE యూనియన్ Z 1 వద్ద నిలిచిపోతుంది కాబట్టి LH మైనస్ LE 1 అవుతుంది మరియు 1 వద్ద నిలిచిపోతుంది అవుట్పుట్ లైన్ Z కోసం తప్పు జాబితాను పొందాము ఇక్కడ 6 లోపాలు ఉన్నాయని మనము చూసాము దీని అర్థం ఏమిటి ఈ 6 లోపాల కోసం Z అవుట్పుట్ విలువ 0 నుండి 1 కి మారుతుంది అంటే ఈ పరీక్ష వెక్టర్ T1 6 లోపాలను గుర్తించగలదు మరియు ఇవి 6 లోపల కదా ఇప్పుడు మనం బిట్స్లో ఒకదానిలో మార్పు చేసిన రెండవ టెస్ట్ వెక్టర్ను వర్తింపజేద్దాం అనుకుందాం కాబట్టి తరువాత ఇది 1 1 0 1 0 A మాత్రమే మారుతుంది అని అనుకుందాం నేను రేఖాచిత్రంలో సంబంధిత మార్పులను మాత్రమే చూపిస్తున్నాము ఇది 1 కి మారుతుంది ఇది NAND గేట్ ఇది 1 1 అవుతుంది కాబట్టి F కూడా 0 గా మారుతుంది AND గేట్ 0 1 అనేది 0 గా మారుతుంది 0 0 ఇది కూడా 1 అవుతుంది ఈ ప్రత్యేకమైన గేట్ లేదా C D B C D E G లైన్ కోసం ఎటువంటి సంఘటన లేదు ఇది ఇది లాజిక్ ఈవెంట్ మరియు జాబితా ఈవెంట్ కాదు కాబట్టి మనము వీటిని మళ్ళీ పునపరిశీలించాల్సిన అవసరం లేదు కాని మనం కొన్ని పంక్తులను పున పరిశీలించాలి మనము ఆ పంక్తులను చూపిస్తున్నాము మనము LA ని పున పరిశీలించాలి ఇప్పుడు A 1 కాబట్టి LA 0 వద్ద నిలిచిపోతుంది ఇక్కడ ఇది మారుతుంది కాబట్టి పాత జాబితా తొలగించబడుతుంది ఇప్పుడు ఈ NAND గేట్ 11 ఇన్పుట్గా ఉంది కాబట్టి అవుట్పుట్ మార్చడానికి షరతు LA యూనియన్ LB అవుతుంది LF తిరిగి కంప్యూట్ చేయబడింది ఇక్కడ జాబితా ఈవెంట్ ఉంది జాబితా ఈవెంట్ LA సవరించబడింది ఒక లాజిక్ ఈవెంట్ కూడా ఉంది ఇన్పుట్ మార్పు స్థితిని కలిగి ఉంది కాబట్టి F ను తిరిగి కంప్యూట్ చేయాలి కాబట్టి LF అనేది LA యూనియన్ LB యూనియన్ F 1 వద్ద నిలిచి ఉంటుంది మనము LB ను చూస్తాము మనము పాత విలువను మునుపటి విలువను తీసుకుంటాము కాబట్టి LA ఇప్పుడు 0 వద్ద నిలిచి ఉంది మనము LB మునుపటి విలువను తీసుకుంటాము మరియు F 1 వద్ద నిలిచిపోతుంది అదేవిధంగామనము H విలువను కంప్యూట్ చేయాలి కాబట్టి మనము LH విలువను లెక్కించాలి ఇప్పుడు AND గేట్ ఇన్పుట్ 0 మరియు 1 కలిగి ఉంది F మారితే అవుట్పుట్ మారుతుంది కానీ G మారదు కాబట్టి ఇది LF మైనస్ LG యూనియన్ H 1 వద్ద నిలిచి ఉంటుంది కాబట్టి మనము అదేవిధంగా లెక్కించవచ్చు మరియు చివరకు Z కి వచ్చినప్పుడు LZ 0 0 NOR అవుతుంది మార్పులు ఏదైనా ఉంటే అవుట్పుట్ మారుతుంది ఇది LH యూనియన్ LE యూనియన్ Z 0 వద్ద నిలిచిపోతుంది మనము ఇదే విధంగా లెక్కించవచ్చు కాబట్టి ఇక్కడ మనము కొన్ని తప్పు జాబితాలను తిరిగి కంప్యూట్ చేయడం చూస్తాము A నీ రీ కంప్యూటింగ్ చేస్తాము LF నీ కూడా రీ కంప్యూటింగ్ చేస్తున్నాము LH నీ కూడా రీ కంప్యూటింగ్ చేస్తున్నాము LZ నీ కూడా రీ కంప్యూటింగ్ చేస్తున్నాము కానీ వాటిలో కొన్ని మనము మార్చడం లేదు అవి మునుపటి మాదిరిగానే ఉంటాయి ఇది ఈవెంట్ నడిచే అనుకరణను వివరిస్తుంది మనము మొత్తం సర్క్యూట్ను అనుకరించడం లేదు అవసరమైన భాగాలను మాత్రమే అనుకరిస్తున్నాము మనం ఒక తప్పు సిమ్యులేషన్ గురించి చర్చించాల్సిన చివరి పద్ధతికి వెళ్దాం ఇది ఉమ్మడి తప్పు అనుకరణ పద్ధతి ఉమ్మడి తప్పు అనుకరణ అనేది చాలా తప్పు సర్క్యూట్లలోని విలువలు మారవు అనే ఆవరణపై ఆధారపడి ఉంటుంది లాజిక్ విలువలలో సగటున కొన్ని పంక్తులు మాత్రమే అవి మారుతున్న పంక్తుల యొక్క చిన్న శాతం గా ఉన్నది ఇది పరిశీలన మాత్రమే ఇక్కడ మునుపటి పద్ధతిలో మాదిరిగానే మనము అన్ని లోపాలను పరిశీలిస్తాము మనము ఇక్కడ చాలా ఎక్కువ సమాచారాన్ని నిర్వహిస్తాము లోపాల గురించి సమాచారాన్ని మాత్రమే కాకుండా గేట్ల ఇన్పుట్ మరియు అవుట్పుట్ విలువలను కూడా మనము నిర్వహిస్తాము కాబట్టి తప్పనిసరిగా మనము సర్క్యూట్ యొక్క తప్పు లేని సంస్కరణను మరియు ప్రతి తప్పు వెర్షన్ను ఏకకాలంలో అనుకరిస్తాము అందుకే దీనిని ఏకకాలిక తప్పుడు అనుకరణ అంటారు మనము దీనిని ఉదాహరణతో వివరించాము మనము మంచి సర్క్యూట్ను అనుకరిస్తాము మరియు ప్రతి లోపసర్క్యూట్ కోసం కనీసం ఒక ఇన్పుట్ లేదా అవుట్పుట్ విలువలు N కి సంబంధించి మారుతున్న వాటిని మాత్రమే అనుకరిస్తాము నేను దీనిని ఉదాహరణ సహాయంతో వివరిస్తాము 0 1 మరియు 0 ఇన్పుట్లతో 2 ఇన్పుట్ల AND గేట్ తీసుకుందాం ఇక్కడ కూడా మనము తప్పు జాబితాను నిర్వహిస్తాము కాని నేను చెప్పినట్లుగా తప్పు జాబితా యొక్క స్వభావం మరింత విస్తృతమైనది మనము లోపాలను మాత్రమే కాకుండా ఇన్పుట్ విలువలను మరియు అవుట్పుట్ విలువను కూడా ఉంచుతాము కాబట్టి ఈ ప్రత్యేకమైన గేట్ A 0 B 1 మరియు C 0 అని చూస్తాము కనీసం ఏదో ఒకదాన్ని మార్చగల లోపాలు ఏమిటి A 1 వద్ద నిలిచిపోయింది ఈ ఇన్పుట్ మారవచ్చు ఈ లోపం జరిగితే ఇన్పుట్ 1 1 అవుతుంది మరియు అవుట్పుట్ 1 అవుతుంది B 0 అయితే B 0 వద్ద నిలిచిపోతుంది ఇన్పుట్ 0 0 అవుతుంది కానీ అవుట్పుట్ మారదు అవుట్పుట్ మారకపోయినా మనము దానిని తప్పు జాబితాలో ఉంచుతాము చివరగా C 1 వద్ద నిలిచిపోయింది అయితే ఇన్పుట్ 0 1 కానీ అవుట్పుట్ 1 చాలా టెక్స్ట్ పుస్తకాలలో పట్టిక పద్ధతిలో ఇదే సమాచారం చూపబడింది ఇది ఈ విధంగా చూపబడింది ఇది తప్పు లేని సంస్కరణ వలె గేట్ యొక్క 3 తప్పు వెర్షన్లు చూపించబడ్డాయి మనము వాటిని కలిసి అనుకరిస్తున్నాము మనము తప్పు లేని సంస్కరణను మరియు గేట్ యొక్క కనీసం 1 ఇన్పుట్ లేదా అవుట్పుట్ పంక్తులను మార్చే ఈ 3 తప్పు వెర్షన్లను అనుకరిస్తున్నాము ఇప్పుడు తప్పు జాబితా ఇక్కడ ఎలా నవీకరించబడింది కింది షరతులలో ఒకటి మరియు అంతకంటే ఎక్కువ సంతృప్తి చెందితే తప్పు జాబితా నవీకరించబడుతుంది మొదట లోపం గేట్కు స్థానికంగా ఉన్నప్పుడు లేదా కనీసం ఒక ఇన్పుట్ను సూచించిన విలువ లేదా గేట్ యొక్క అవుట్పుట్ సంబంధిత లోపం లేని సంస్కరణలో భిన్నంగా ఉన్నప్పుడు మారుస్తాము ఇప్పుడు మనము దీనిని ఉదాహరణ సహాయంతో వివరించడానికి ప్రయత్నిస్తాము మరియు ప్రారంభంలో అన్ని పంక్తులు పేర్కొనబడని స్థితిలో X లో ఉన్నాయి అనుకరణ ముందుకు సాగినప్పుడు విలువలు నిర్వచించబడతాయి మరియు తప్పు జాబితాలు నవీకరించబడతాయి ఈ పద్ధతి యొక్క ప్రయోజనం మనము ఇక్కడ చూస్తున్నాము సంక్లిష్ట సెట్ సిద్ధాంత నియమాలు లేవు సగటున ఇది తగ్గింపు లోపం అనుకరణతో పోలిస్తే వేగంగా నడుస్తుంది ఇక్కడ మనం గేట్ల ఆలస్యాన్ని కూడా చేర్చవచ్చు కాని ఇక్కడ సమస్య ఏమిటంటే తప్పు జాబితాలు చాలా విస్తృతంగా ఉన్నాయి తగ్గింపు తప్పు అనుకరణతో పోలిస్తే మెమరీ అవసరం ఎక్కువ కాబట్టి నిల్వ చేయడానికి మనకు మరింత సమాచారం అవసరం కాబట్టి దీనిని ఒక ఉదాహరణ సహాయంతో వివరిద్దాం మనము ఇక్కడ ఒక సరళమైన ఉదాహరణను తీసుకుంటాము 3 గేట్లతో కూడిన సర్క్యూట్ తీసుకుందాం ఇన్పుట్లు ABC మరియు DEF అవుట్పుట్ G కాబట్టి ఇది NAND గేట్ అవుతుంది గేట్లకు G1 G2 G3 అని పేరు పెడదాం తగ్గింపు లోపం అనుకరణకు సంబంధించి ఇప్పుడు ఒక వ్యత్యాసం ఉంది ఎందుకంటే మునుపటి సందర్భంలో మనము ప్రతి పంక్తులకు అనుగుణమైన తప్పు జాబితాను నిర్వచించాము కాని ఇక్కడ మనము గేట్ల కోసం తప్పు జాబితాను నిర్వచిస్తున్నాములైన్స్ ను కాదు ఇదే ఆ రెండిటి మధ్య వ్యత్యాసము ఇన్పుట్ విలువతో సర్క్యూట్ను అనుకరించటానికి ప్రయత్నిద్దాంఆ ఇన్పుట్లు 0 1 0 1 అని అనుకుందాం ఇక్కడ నేను ఒక సిమ్యులేషన్స్ చూపిస్తాను ఈ కేసు స్థాయికి మనము గేట్లను ఒక క్రమపద్ధతిలో ప్రాసెస్ చేయడం చూద్దాము మొదట G1 ని చూద్దాం మనము G1 కోసం వేర్వేరు గేట్ల కోసం తప్పు జాబితాను చూపుతున్నాను G1 ఇన్పుట్లు 0 1 అవుట్పుట్ 0 తప్పు జాబితాలో ఏమి ఉంటుంది ఒక లోపం 1 వద్ద నిలిచిపోతుంది వాటి యొక్క ఇన్పుట్లు 1 1 అవుతాయి మరియు అవుట్పుట్ కూడా 1 అవుతుంది రెండవ లోపం B 0 వద్ద నిలిచిపోతుంది ఇన్పుట్ 0 0 అవుట్పుట్ 0 మరియు మూడవది E 1 వద్ద నిలిచిపోతుంది ఇన్పుట్ 0 1 అవుట్పుట్ 1 అవుతుంది ఇది గేట్ G1 యొక్క తప్పు జాబితా అదేవిధంగా గేట్ G2 యొక్క తప్పు జాబితా ఇలా ఉంటుంది ఇది 0 1 1 ఇది OR గేట్ పంక్తి C కు లోపం 1 కనుక C 1 వద్ద నిలిచిపోతుంది కాబట్టి ఇది 1 1 అవుతుంది అవుట్పుట్లో మార్పు లేదు D 0 వద్ద నిలిచిపోతుంది అవుట్పుట్ 0 అవుతుంది లేదా F 0 వద్ద నిలిచిపోతుంది ఇన్పుట్ 0 1 కానీ అవుట్పుట్ 0 ఇప్పుడు G 3 కి వద్దాం కాబట్టి తప్పు జాబితాలు ఎలా పెరుగుతాయో ఇక్కడ చూద్దాం మొదట స్థానిక లోపాలను 0 1 మరియు 1 చూద్దాం కాబట్టి లోపాలు E 1 వద్ద F 0 వద్ద మరియు G 0 వద్ద నిలిచిపోతాయి మనము E 1 వద్ద ఉంటే ఇన్పుట్ 1 1 అవుతుంది NAND గేట్ అవుట్పుట్ 0 అవుతుంది F 0 0 వద్ద నిలిచిపోతుంది అవుట్పుట్ 1 అవుతుంది నేను దీనిని విడిగా చూపిస్తున్నాను ఎందుకంటే ఇవి స్థానిక లోపాలు ఇప్పుడు మనము ప్రచారం చేసిన లోపాలకు వచ్చాము మనము వేర్వేరు రంగులతో చూపిస్తున్న ప్రచార లోపాలను ఇక్కడ మనము చూస్తున్నాము E 0 నుండి 1 మారితే E లైన్లో ఒక సంఘటన ఉందని మనము చూస్తాము కాబట్టి మనము ఇక్కడ స్థానిక దోషాన్ని పరిగణించాము కాని E 1 కి మారుతూ ఉండవచ్చు ఎందుకంటే G1 లో కొంత లోపం ఉన్నందున అవుట్పుట్ 1 కి మారుతుంది G1 ని చూద్దాం ఇక్కడ ఏవి 1 గా మారినవి అనేవి చూడండి ఇక్కడ రెండు లోపాలు ఉన్నాయి కాబట్టి ఈ 2 లోపాలు ఈ జాబితాకు జోడించబడతాయి A 1 వద్ద మరియు E 1 వద్ద నిలిచిఉంటాయి E మొదటి ఇన్పుట్ను 1 గా చేయగలదు ఇది 1 1 గా మారుతుంది కాబట్టి అవుట్పుట్ 0 అవుతుంది ఈ 2 లోపాలు ఇవి G1 నుండి ప్రచారం చేయబడ్డాయి అదేవిధంగా F ని చూడండి మనం ఇప్పటికే F వద్ద 0 స్థానిక లోపం ఇక్కడ చేర్చాము కాని G 2 లో ఉన్న కొన్ని లోపం కారణంగా F 0 గా మారవచ్చు కాబట్టి ఆ 2 లోపాలను కూడా జోడించండి D 0 వద్ద మరియు F 0 వద్ద నిలిచిపోయింది కాబట్టి ఇది 0 0 అవుతుంది ఈ 2 లోపాలు G2 నుండి వచ్చాయి మనము ఈ విధంగా కొనసాగించవచ్చు మనము చివరకు తప్పు జాబితాను లెక్కించవచ్చు మనము ఫైనల్ గేట్ అవుట్పుట్ యొక్క తప్పు జాబితాకు చేరుకున్నప్పుడు లోపం లేని విలువ 1 అని మనకు తెలుసు అవుట్పుట్ 0 గా వస్తున్న అన్ని లోపాలను మనము చూస్తాము ఈ నిర్దిష్ట పరీక్ష వెక్టర్ ఈ 4 లోపాలను సరిగ్గా గుర్తించిందని మనము నిర్ధారించవచ్చు మరియు రెండవ వెక్టర్స్ వర్తించినప్పుడు మనము తీసివేసే లోపం అనుకరణకు సమానమైన ప్రక్రియను అనుసరిస్తాము మనము సంఘటన లేకపోతే తప్పు జాబితాను సవరించిన విధంగానే మార్పులను కూడా చేయకూడదు మనము వాస్తవానికి 2 దోష అనుకరణ పద్ధతులను వివరించాము ఇక్కడ మనము అన్ని లోపాలను కలిసి అనుకరించగలమని మీరు చూశారు ఇది చాలా వేగంగా ఉంది కాని మనం చెప్పిన మునుపటి పద్ధతుల కంటే మెమరీ అవసరం ఎక్కువ మన తదుపరి ఉపన్యాసంలో పరీక్ష యొక్క ఇతర ప్రక్రియలు పరీక్ష తరం పరీక్ష సామర్థ్యం కోసం రూపకల్పన మొదలైనవి చూద్దాం